మానవ వనరుల నిర్వహణపై ఐదవ సెషన్ కు తిరిగి స్వాగతం మానవ వనరుల నిర్వహణ పునాదులు మొదటి భాగం మరియు ఈ రోజు మనము పనితీరులో కొన్ని సమస్యల గురించి మాట్లాడబోతున్నాము మానవ వనరుల నిర్వహణ యొక్క వివిధ అంశాలను మనము చర్చిస్తున్నాము మనము HRM అంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడాము పనితీరు అంచనాలు ఎలా జరుగుతాయో మనము మాట్లాడాము ఈ రోజు పనితీరు నిర్వహణ యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుతాము మరలా ఈ సమాచార వనరులు నేను నేను మీకు ఇస్తున్న మేటీరియల్ లో ఉపయోగించాను కాబట్టి మనము పనితీరు నిర్వహణకు వెంటనే వెళ్దాము పనితీరు నిర్వహణ యొక్క నిర్వచనాల గురించి మనము చివరి తరగతిలో మాట్లాడాము పనితీరు నిర్వహణ అంటే ఏమిటో నేను మీకు చెప్పాను పనితీరు నిర్వహణ గురించి కూడా మీకు చెప్పాను అది ఏమి చేస్తుంది అని నేను మీకు చెప్పాను ఇది ఎలా ఉపయోగించబడుతుందో మీకు చెప్పాను మనము చర్చించనిది పనితీరు నిర్వహణ వ్యవస్థ కాబట్టి నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను పనితీరు నిర్వహణ వ్యవస్థలు ఏమిటి మరియు అవి ఏమి చేస్తాయి పనితీరు నిర్వహణ వ్యవస్థ అనేది సంస్థాగత ఫ్రేమ్వర్క్ లేదా మోడల్ ఇది పనితీరు యొక్క వ్యూహాత్మక నిర్వహణను సులభతరం చేయడానికి ప్రక్రియల ఏకీకరణ మరియు అమలుకు మద్దతు ఇస్తుంది ఇది చాలా క్లిష్టంగా అనిపిస్తుంది దీని అర్థం ఏమిటంటే ఇది తార్కిక దశల వారీ విధానం ఒక ఫ్రేమ్వర్క్ ఒక పద్ధతి దశల వారీ స్పష్టమైన పద్ధతి వారి ఉద్యోగుల పనితీరును నిర్వహించడానికి లేదా వారి ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించడానికి ఇది నిర్వాహకులకు సహాయపడుతుంది మరియు వారి ఉద్యోగులకు వారి పరిమితుల్లో మరియు ఉన్న వనరుల సహాయంతో సంస్థ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా సంస్థకు వారు ఏమి చేయాలో వాటికి అనుగుణంగా సహాయం చేస్తుంది తదుపరి విషయం ఒక సంస్థ యొక్క లక్షణాలు ఇది పనితీరు నిర్వహణ వ్యవస్థ ఉనికిని సూచిస్తుంది ఇది ఆర్మ్స్ట్రాంగ్ మరియు బారన్ సూచించిన విషయం కాబట్టి నేను దీన్ని పునరావృతం చేస్తాను పనితీరు నిర్వహణ వ్యవస్థను అమలు చేసిన ఒక సంస్థ సాధారణంగా ఈ క్రింది పనులను చేస్తుంది లేదా పనితీరు నిర్వహణ వ్యవస్థ అమలుకు కట్టుబడి ఉన్న ఒక సంస్థ సాధారణంగా ఈ క్రింది పనులను చేస్తుంది అని ఆర్మ్స్ట్రాంగ్ మరియు బారన్ చెప్పారు ఇది చేసే మొదటి విషయం ఏమిటంటే అది తన లక్ష్యాల యొక్క దృష్టిని దాని ఉద్యోగులందరికీ తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు వారు ఏ వైపు వెళుతున్నారు దేనికోసం వెళుతున్నారు ఒక సంస్థ చేసే రెండవ విషయం ఏమిటంటే ఇది విస్తృత సంస్థాగత లక్ష్యాలకు సంబంధించిన విభాగ మరియు వ్యక్తిగత పనితీరు లక్ష్యాలను నిర్దేశిస్తుంది దీని అర్థం పనితీరు నిర్వహణ వ్యవస్థను అమలు చేయడానికి కట్టుబడి ఉన్న ఒక సంస్థ లక్ష్యాలను నిర్ణయిస్తుంది కొలవగల ఫలితాలను నిర్ణయిస్తుంది అది తన ఉద్యోగులతో విస్తృతంగా దేనికి సంబంధించినది సంస్థ చివరికి ఏ దిశగా పయనిస్తోంది అని కమ్యూనికేట్ చేస్తుంది కాబట్టి ఇది ఉద్యోగులకు ఏమి అవసరమో చెబుతుంది ఇది ఒక విజన్ని సాధారణ తాత్విక విజన్ ని తెలియజేస్తుంది మరియు సంస్థలలో ఉత్పత్తి చేసే అది సాధించగలిగే పని చేయగలిగె వివిధ ఉద్యోగుల ద్వారా ఇది ఈ విజన్ ని కొలవగల ఫలితాల్లోకి విభజన చేస్తుంది కాబట్టి ఉద్యోగులకు తెలుసు వారు ఏ వైపు వెళుతున్నారో ఇది ఈ లక్ష్యాల వైపు పురోగతి యొక్క అధికారిక సమీక్షను నిర్వహిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ లక్ష్యాలను నిర్దేశించిన తర్వాత ప్రజలు సంస్థకు ఏమి చేయాలని భావిస్తున్నారో అది చెప్పబడిన తర్వాత అప్పుడు సంస్థ కూడా వారికి చెబుతుంది వారు ఉత్పత్తి చేసిన పనిని ఎలా అంచనా వేస్తుందో ఇది పనిని ఎలా సమీక్షిస్తుందో ఇది పనిని ఎలా పర్యవేక్షిస్తుంది ఇది ఎలా సహాయపడుతుంది లేదా పని ద్వారా ఎలా ఉత్పత్తి చేయబడిన మరియు పనిని ఇంతకుముందు నిర్దేశించిన లక్ష్యాలు మరియు లక్ష్యాలకు అనుగుణంగా కొలుస్తుంది ఇది శిక్షణ అభివృద్ధి మరియు రివార్డ్ ఫలితాలను గుర్తించడానికి సమీక్ష ప్రక్రియను ఉపయోగిస్తుంది ఇప్పుడు పనితీరును కొలవడానికి లేదా పనితీరును క్రమబద్ధంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్న ఒక సంస్థ లక్ష్యాలను నిర్ణయించే ఈ మొత్తం ప్రక్రియను కూడా ఉపయోగిస్తుంది ఉద్యోగులకు వారు ఏమి చేయాలో చెప్పడానికి ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి శిక్షణ అవసరం ఇది ఉద్యోగులను నిందించడానికి మరియు వారికి చెప్పడానికి మరియు వారికి ప్రతికూల అభిప్రాయాన్ని ఇవ్వడానికి మరియు వారిని వారి ఉద్యోగాల నుండి తరిమికొట్టడానికి మాత్రమే ఉపయోగించదు అది నిజంగా ప్రాథమిక ఉద్దేశ్యం కాదు ప్రాధమిక ఉద్దేశ్యం ఏమిటంటే మన ఉద్యోగులకు ఇక్కడ ఏమి సాధించటానికి ఉన్నారో అది సాధించడానికి ఇంకా ఏమి కావాలి మనము వారికి చెప్పాము ఏమి కావాలో మనము ఎప్పుడు కోరుకుంటున్నామో వారికి చెప్పాము మనము వారికి చెప్పాము వారు చేయగలిగిన దానిని మనము ఎలా కొలవబోతున్నాం అని ఇప్పుడు అభివృద్ధి పరంగా మరియు రివార్డ్ ఫలితాల పరంగా శిక్షణ పరంగా వారికి అన్ని రకాల వనరులను ఇవ్వాలి కాబట్టి మనము వారిని ఎలా ప్రోత్సహిస్తాము వారు ఏమి చేయాలని మనము ఆశించామో వారు అలా చేస్తే కాబట్టి అది రివార్డ్ సిస్టమ్ ఇది ప్రభావాన్ని మెరుగుపరచడానికి మొత్తం ప్రక్రియను అంచనా వేస్తుంది కాబట్టి పనితీరు నిర్వహణకు కట్టుబడి ఉన్న ఒక సంస్థ అది ఏమి ప్లాన్ చేసిందో కూడా పరిశీలిస్తుంది మరియు ఏమి బాగా చేయవచ్చు అని చూడండి పనితీరు అవసరాలను కమ్యూనికేట్ చేసే మార్గంగా ఇది అధికారిక మదింపు విధానాలను ఉపయోగిస్తుంది ఇవి రోజూ సెట్ చేయబడతాయి కాబట్టి పనితీరు నిర్వహణ వ్యవస్థలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్న ఒక సంస్థ ఇప్పుడు అధికారిక మదింపు యొక్క ఈ విధానాలను ఉపయోగిస్తుంది అప్రైసల్ చివరిసారి నేను మీకు చెప్పినట్లుగా అప్రైసల్ అంటే మీరు ఉద్యోగితో కూర్చోవడం మరియు మీరు ఉద్యోగికి ఫీడ్బ్యాక్ ఇస్తారు ఏమి ఊహించారు మరియు ఏమి చేశారు ఇంకా ఏమి చేయవచ్చు ఎంత ఉద్యోగి అవసరాలు ఎంటి ఉద్యోగి ఎలా ఉపయోగించగలుగుతారు ప్రభావాన్ని మెరుగుపరచడానికి వారికి ఏమి ఇవ్వబడింది ఇంకా ఏమి చేయవచ్చు కాబట్టి పనితీరు నిర్వహణకు కట్టుబడి ఉన్న ఒక సంస్థ ఇది చేస్తుంది పనితీరు మదింపు మదింపు యొక్క లక్ష్యాలు పనితీరు మదింపు మొదటి లక్ష్యం కమ్యూనికేషన్ మనకు అంచనాలు ఎందుకు ఉన్నాయి అంచనా అంటే ఏమిటి అప్రైసల్ అనేది ఒక ఉద్యోగికి ఏ విధమైన పని ఏ రకమైన పని ఊహించినది మరియు వాస్తవానికి చేసిన పని గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వబడుతుంది కాబట్టి మదింపు యొక్క లక్ష్యాలు మొదటి లక్ష్యం కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అంటే మీరు ఉద్యోగితో మాట్లాడటం మీరు ఉద్యోగితో సంభాషించడం ఉద్యోగితో ముఖాముఖి కూర్చుని లోపల ఏమి జరుగుతుందో తెలుసుకోవడం కమ్యూనికేషన్ ముఖ్యంగా మదింపు సమయంలో ఇక్కడ పనితీరు వ్యక్తిగత పనితీరు యొక్క అన్ని అంశాల గురించి రెండు మార్గాల సంభాషణను తెరవడానికి ఒక అవకాశాన్ని అందించడం ఇది ఉద్యోగికి మీరు ఇది చేసారు మీరు ఆ తప్పు చేసారు లేదు అని చెప్పడం మాత్రమే కాదు ఇది ఉద్యోగికి అవసరమైన పనితీరు ఉద్యోగి ఎందుకు పని చేయలేకపోయాడు లేదా కారకాలు ఏమిటి ఉద్యోగి మెరుగైన పనితీరుకు దారితీసిన అంశాలు మొదలైనవి కనుగొనడం గురించి కూడా ఉంది చర్చించి మరియు స్పష్టం చేయాలి అంచనాలు పాత్రలు ఆకాంక్షలు మరియు పనితీరును ప్రభావితం చేసే ఏవైనా సమస్యలు కాబట్టి ఒక మదింపు సమావేశంలో ఒక మదింపు సమావేశం యొక్క మరో లక్ష్యం సంస్థ నుండి ఉద్యోగి ఏమి ఆశించాడో గుర్తించడం మరియు సంస్థ ఎలా మరియు ఆ అంచనాలను నెరవేర్చగలదా లేదా అవి వాస్తవికమైనవా కాదా ఉద్యోగి అభివృద్ధి చెందడానికి లేదా సంస్థ నుండి వాస్తవిక అంచనాలను కలిగి ఉండటానికి సంస్థ ఏమి చేయగలదు పనితీరును ప్రభావితం చేసే పాత్రలు ఆకాంక్షలు మరియు ఏవైనా సమస్యలు మనమందరం మనుషులం మనమందరం ఒక సంస్థలోకి వెళ్తాము సంస్థ కోసం పనిచేయడానికి డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు ఆ సంస్థలో మన పని మన లక్ష్యాలను చేరుకోవడానికి లేదా మన లక్ష్యాలు సాధనకు ఎలా సహాయపడుతుందో చూడటానికి కాబట్టి మనకు వేర్వేరు లక్ష్యాలు ఉండవచ్చు ఉదాహరణకు నేను ఒక విద్యావేత్తల వృత్తిగా మాట్లాడగలను నా వృత్తిలో మనలో చాలా మందికి ఉన్న లక్ష్యాలలో ఒకటి నేర్చుకోవడం అన్ని సమయాలలో నేర్చుకోవడం డబ్బు ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం మనము మన జీతాలు పొందుతాము ఈ సంస్థలో మనకు కూడా చాలా స్వేచ్ఛ ఉంది ఇది అద్భుతమైనది కాబట్టి మనమంతా ఇక్కడ ఉన్నాము మీకు తెలుసా ఖరగ్పూర్లో పెద్ద ప్రదేశం కాదు ఒక చిన్న పట్టణం అనే పరిమితులతో మనమందరం ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాము చిన్న కారణం మనలో చాలా మందికి క్రొత్త విషయాలను నిరంతరం నేర్చుకోవడం లక్ష్యం మరియు మనం నేర్చుకోవాలనుకునేదినేర్చుకునే స్వేచ్ఛ మరియు మనము పరిశోధన చేయాలనుకుంటున్న ఏ రంగంలోనైనా పరిశోధన చేయటం మరియు మన విద్యార్థులకు ఉత్తమమైనవి ఇవ్వాలనుకుంటున్నాము కాబట్టి మన స్వంత పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడానికి మరియు రూపకల్పన చేయడానికి మనకు స్వేచ్ఛ ఇవ్వబడుతుంది మరియు తరగతి గదిలో మనం ఏమి బోదించాలి అనుకుంటాము మనము తరగతి గదిలోకి ప్రవేసించే నిమిషం వరకు అప్డేట్ గా ఉంటాము మరియు ఆ స్వేచ్ఛ చాలా ముఖ్యమైనది మరియు ఇది ఇతర విశ్వవిద్యాలయాల విషయంలో ఇది కాదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఇతర విశ్వవిద్యాలయాల విషయంలో ఇది ఇప్పటికీ లేదు అయినప్పటికీ చాలా మంది స్వతంత్ర ఆలోచనాపరులైన సీనియర్ విద్యావేత్తలు ఈ గొప్ప అవకాశాన్ని పొందాలనుకుంటున్నారువారి స్వంత వేగంతో పనులు చేయగలగడం వారు తప్పులు చేయడం మరియు నేర్చుకోవడం ఆపై ఎదగడం మరియు ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఏదో అది మదింపులలో వస్తుంది ఇదే మనకు అభిప్రాయం అవసరం కానీ నాకు ఖచ్చితంగా తెలుసు ఇది బహిరంగ సంభాషణ యొక్క ప్రక్రియ విద్యావేత్తల వంటి రంగంలో ఈ రకమైన స్వేచ్ఛ లభించింది ఇక్కడ ఒక వైపు మనకు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఇక్కడ పాఠ్యాంశాలకు ప్రతి చిన్న అదనంగా చేర్చేవాటికి వివిధ స్థాయిల సమావేశాలు మరియు ఆమోదాలు అవసరం మరియు మరొక వైపు మనకు స్వయంప్రతిపత్తి కలిగిన ఉన్నత విద్యాసంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉన్నాయి ఇక్కడ మనకు ఈ ఆలోచనా స్వేచ్ఛ లభిస్తుంది ఉద్యోగులు లేదా అధ్యాపకులు ఈ రకమైన స్వేచ్ఛను ఇస్తున్న ప్రజలు వారి కథను విన్న తర్వాత మరియు వారి ఉపాధ్యాయులు ఉంటే ఇది విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిసి చివరి నిమిషం వరకు తమను తాము నవీకరించుకోవచ్చు మరియు ఉపాధ్యాయులకు ఈ రకమైన స్వేచ్ఛ లభిస్తే వారు దానిని చాలా తెలివిగా ఉపయోగించుకుంటారు కాబట్టి ఇవన్నీ మదింపు వ్యవస్థల ఫలితంగా ఉండేవి మరొక విషయం సృజనాత్మక పరిశ్రమలు ప్రతిదీ పరిమితం చేయబడితే ప్రజలు సృజనాత్మక పరిష్కారాలతో లేదా సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రాలేరు కానీ వారికి ఆలోచనా స్వేచ్ఛ ఇవ్వబడినది వారు మరింత సృజనాత్మకంగా మారడానికి సహాయపడుతుంది మరియు సంస్థ యొక్క నియమాలు మరియు విధానాలను వ్యక్తులు ఎలా నిర్ణయించేవారో తెలుసా వారికి తెలుసు ఓపెన్ టూ వే కమ్యూనికేషన్ వారికి తెలుసు ఎందుకంటే వారు ఏదో ఒక సమయంలో వారు తమ ఉద్యోగులకు మరియు సబార్డినేట్లకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు మరియు వారి మనస్సులను తెలుసుకోని మాట్లాడటం మరియు వారి సమస్యలను మరియు వారి అవసరాలను పరిపాలన అధికారులతో పంచుకోవడం కమ్యూనికేషన్ వ్యక్తి సంస్థ మద్దతుతో వ్యాపార లక్ష్యాలకు ఎలా దోహదం చేస్తారు అనే దానిపై దృష్టి పెట్టాలి మదింపు యొక్క రెండవ లక్ష్యం అభివృద్ధి కమ్యూనికేషన్ అవును నాకు తెలుసు మీకు ఏమి కావాలో నాకు ఏమీ కావాలో మీకు తెలుసు మదింపు యొక్క రెండవ లక్ష్యం అవకాశాలను గుర్తించడం వృత్తిపరమైన అభివృద్ధి కోసం నేను మీకు చెప్పినట్లుగా ఉద్యోగి పాత్ర వృత్తిపరమైన ఆకాంక్షలతో ముడిపడి ఉంటుంది విద్యావేత్తలుగా మన ఆకాంక్షలలో ఒకటి ఎదగడం కొత్త జ్ఞానాన్ని సృష్టించడం క్రొత్త విషయాలను నేర్చుకోవడం కూడా ఒక సెమిస్టర్కు నిర్దిష్ట సంఖ్యలో పేపర్లను పంపిణీ చేయడం మరియు నిర్దిష్ట సంఖ్యలో తరగతులను నేర్పడం మాత్రమే కాదు ఇది వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఆలోచనగా భావనగా విద్యావేత్తలుగా ఎదగడం కూడా కాబట్టి ఇది అభిప్రాయం ద్వారా మాత్రమే వస్తుంది మీ వ్యక్తిగత లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడటానికి నేను ఇంకా ఏమి చేయగలను అని సంస్థ మిమ్మల్ని అడుగుతుంది మీరు అద్భుతమైన పని చేస్తున్నారు ఉన్నంతవరకు మీరు ఈ అద్భుతమైన పనిని కొనసాగిస్తూ సంస్థకు అద్భుతమైన సేవలను అందిస్తూనే ఉన్నారు ఇది చాలా బాగుంది అప్పటి నుండి మీరు మీ వ్యక్తిగత లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయం చేయడానికి నేను ఏమి చేయగలను రేపు కావచ్చు నేను వెళ్లి జర్మన్ నేర్చుకోవాలనుకుంటున్నాను రేపు కావచ్చు నేను వెళ్లి చైనీస్ నేర్చుకోవాలనుకుంటున్నాను ఈ వ్యక్తిగత లక్ష్యాలకు సంస్థ మద్దతు ఇస్తుంది నేను తరగతులను బోధిస్తున్నంత కాలం మరియు ఉన్నంతవరకు నేను మంచి నాణ్యమైన పరిశోధన చేస్తున్నాను మరియు ఉన్నంతవరకు నేను తగినంత పరిపాలనా బాధ్యతను తీసుకుంటున్నాను ఒకవేళ నేను వెళ్లి పరిపాలన వారిని ఏదైనా మద్దతు కోసం అడిగితే క్రొత్తదాన్ని నేర్చుకోవడం కోసం అది నాకు సహాయపడుతుంది మరియు అది వారికి ఎలా తెలుసు నేను క్రొత్తదాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను అని వారు నా కోసం ఒక ఛానెల్ తెరిచి ఉంచారుఇది నాకు కావాలి అని వెళ్లి వారికి చెప్పడానికి వారు ఒక వ్యవస్థను స్థాపించారు ఇక్కడ మనకు స్వేచ్ఛ మరియు మద్దతు ఇవ్వబడుతుంది అన్ని రకాల మద్దతు క్రొత్త విషయాలను తెలుసుకోవడానికి మరియు వయస్సు ఒక అవరోధం కాదు అదేవిధంగా చాలా సంస్థలకు ఇది ఉంది వారు తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తారు వెళ్లి కొత్త విషయాలు నేర్చుకోవటానికి వెళ్లి ఎంచుకోవడానికి వారు ఎంచుకున్న కెరీర్ల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వారు ప్రస్తుతం వారి ఉద్యోగాల్లో ఏమి చేస్తున్నారనే దానితో సంబంధం కలిగి ఉండకపోవచ్చు కాబట్టి ఉద్యోగులు తమ ఆసక్తి ఉన్న రంగాలలో ఎదగడానికి మరియు అభివృద్ధి చెందవలసిన అవసరాన్ని సంస్థలు గ్రహించాయి శిక్షణ అభ్యాసం మరియు అభివృద్ధి అవకాశాలను అందించడం ఉద్యోగులు తమ సంస్థ యొక్క పనితీరుకు తోడ్పడటానికి మరియు వారి వృత్తిపరమైన అవకాశాలను మెరుగుపరచడానికి ఇప్పుడు తరువాత శిక్షణ పారడాక్స్ అని పిలువబడే దాని గురించి మాట్లాడుతాము మరియు ఇది స్పష్టంగా తెలుస్తుంది మనమందరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము మరియు అది మన వృత్తిపరమైన వాతావరణాలపై ఒక విధమైన ఒత్తిడిని సృష్టిస్తోంది మనము దాని గురించి కొంచెం తరువాత మాట్లాడుతాము సంస్థ వారసత్వ ప్రణాళికకు అనుగుణంగా వ్యక్తులను అభివృద్ధి చేయండి వారసత్వ ప్రణాళిక అంటే ఏమిటి దయచేసి మీ మధ్య చర్చించండి వారసత్వ ప్రణాళిక ఏమిటంటే వ్యక్తి నిర్ణయించుకున్న పుడు నేను నా ప్రస్తుత స్థానాన్ని విడిచిపెడితే ఈ స్థానంలో వచ్చిన తదుపరి వ్యక్తి ఈ స్థానానికి ఎలా సర్దుబాటు అవుతాడు కాబట్టి ఇది నా తర్వాతి వారి కోసం ప్రణాళికలు వేస్తోంది సంస్థ వారసత్వ ప్రణాళిక వ్యవస్థను కలిగి ఉంది ఇది ఒక వ్యవస్థను కలిగి ఉంది ఒకవేళ వ్యక్తి A వెళ్లి వ్యక్తి B వచ్చి వ్యక్తి A యొక్క పనిని తీసుకుంటే ఏమి చేస్తాం ఈ ఉద్యోగం గురించి B అనే వ్యక్తికి మనం చెప్పాలి ఇంతకాలం ఆ వ్యక్తి A చేస్తున్నది మరియు వ్యక్తి B పనితీరును ఎలా ప్రారంభిస్తాడు సరిగ్గా అదే పద్ధతిలో లేదా మెరుగైన సమర్థవంతమైన పద్ధతిలో కాబట్టి ఆ మొత్తం ప్రక్రియను వారసత్వ ప్రణాళిక అంటారు మరియు వ్యక్తుల అభివృద్ధి ఖాళీగా ఉన్న సీట్లు లేదా వారి సీనియర్లు ఖాళీ చేసిన స్థానాలను వారసత్వ ప్రణాళిక సంస్థాగత వారసత్వ ప్రణాళిక అంటారు మరియు ఇది అప్రైసల్ ఫీడ్బ్యాక్ల ద్వారా వస్తుంది అంచనాల యొక్క మరొక లక్ష్యం ప్రేరణ కాబట్టి మీరు ఒక అప్రైసల్ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మీ జూనియర్ ఉద్యోగి మరింత సౌకర్యంగా మరింత నిబద్ధతతో మరింత నడపబడే మరింత శక్తినిచ్చే వారు అక్కడ ఉన్న పనిని చేయడానికి ఏమి చేయగలరు లేదా ఎలా తెలుసుకోవాలో ఎల్లప్పుడూ తెలుసుకోవడం చాలా ముఖ్యం మరియు ఇది ఇచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా మాత్రమే రావచ్చు లేదా దీని యొక్క ప్రధాన వనరులలో ఒకటి అప్రైసల్ సమావేశాల ద్వారా ఇవ్వబడే అభిప్రాయం ఒక వ్యక్తి ఉన్నచోట మీరు కూర్చుని జాబితా తయారు చేస్తారు ప్లస్ మైనస్ ప్రతిదీ ఆపై సంబంధిత వ్యక్తి మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంది ఇంకేముంది నేను చేయగలను మరియు మీరు గొప్పగ చెప్పారు మీరు XYZ ను బాగా చేసారు ABC అంత బాగా లేదు మీరు దీన్ని బాగా చేస్తే అప్పుడు మేము మీకు కొంత బహుమతిని ఇస్తాము మీకు తెలుసా తగిన అభ్యాసం మరియు శిక్షణతో సహా అభివృద్ధి కోసం అవకాశాలను గుర్తించడం మరియు అందించడం లో మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తాము మీరు చూడగలిగిన ఈ విషయాలన్నీ పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయి వృద్ధికి అవకాశాలు ప్రేరణ నుండి వస్థాయి ప్రజలను వారిని ప్రోత్సహించడం ద్వారాశక్తివంతం చేయడం విధులు మరియు లక్ష్యాల కోసం మరియు బాధ్యత తీసుకోవడం మరియు అనుభూతి చెందడానికి వారి లక్ష్యాలను సాధించడానికి వారికి వ్యక్తిగత మరియు సంస్థాగత వనరులు ఉన్నాయి సంస్థాగత నిబద్ధత వస్తుంది సంస్థాగత పౌరసత్వ ప్రవర్తన వస్తుంది ఇక్కడ ఒక వ్యక్తి ఒక భాగం అని భావించే లేదా సంస్థ యొక్క యాజమాన్యాన్ని తీసుకోవటానికి ప్రోత్సహిస్తారు మరియు అది ఒక అప్ప్రైసల్ సమావేశంలో బలోపేతం చేయవచ్చు మరియు ఒక వ్యక్తికి చెప్పవచ్చు ఇది మీ సంస్థ ఈ అవకాశాన్ని సంపాదించడం లేదా మార్చుకోవడం మీ ఇష్టం పనితీరు కొలతలు గుర్తించడం ఇప్పుడు మీరు ఏమి చేస్తారు పనితీరు నిర్వహణ వ్యవస్థలో ఇందులో ఒక భాగం అంచనాలు మరొకటి పనితీరు కొలతలు గుర్తించడం మనము ఎలా అంచనా వేస్తాము మన ఉద్యోగినీ ఎక్కడ ఉద్యోగం యొక్క ఏ అంశాలపై మన ఉద్యోగులను మనము అంచనా వేస్తాము కాబట్టి యజమానులు యజమాని దృక్పథం నుండి అసంపూర్ణమైనప్పటికీ అసంపూర్ణ కొలత పద్ధతులు ఉన్నప్పటికీ పనితీరులో వ్యక్తిగత వ్యత్యాసాలు సంస్థ పనితీరుకు తేడాను కలిగిస్తాయి మనము చివరిసారి కూడా చర్చించాము పనితీరు అంచనా మరియు అభిప్రాయం యొక్క డాక్యుమెంటేషన్ చట్టపరమైన రక్షణ కోసం అవసరం కావచ్చు బోనస్ లేదా మెరిట్ వ్యవస్థను నిర్మించడానికి అంచనా హేతుబద్ధమైన ఆధారాన్ని అందిస్తుంది మదింపు కొలతలు మరియు ప్రమాణాలు వ్యూహాత్మక లక్ష్యాలను అమలు చేయడానికి మరియు పనితీరు అంచనాలను స్పష్టం చేయడానికి సహాయపడతాయి మరియు మీరు ప్రజలకు వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇస్తారు వ్యక్తిపై సాంప్రదాయ దృష్టి ఉన్నప్పటికీ మదింపు ప్రమాణాలలో జట్టుకృషిని కలిగి ఉంటుంది మరియు జట్లు మదింపు యొక్క కేంద్రంగా ఉంటాయి ఉద్యోగి కోణం నుండి ప్రతి ఉద్యోగికి అభిప్రాయం అవసరం ప్రతి ఉద్యోగి పనితీరును అంచనా వేయడం అవసరం అది ఉద్యోగి చే చేయబడిన పనికి మరియు అభివృద్ధి గమనించాలి మరియు ఫెయిర్నెస్ ఫెయిర్నెస్ యొక్క ఆసక్తితో ప్రతి ఉద్యోగి ఆశించేది పనితీరు స్థాయిలలో వ్యత్యాసం కార్మికులలో కనిపిస్తుంది లేదా గమనించవచ్చు మరియు పనితీరు స్థాయిలో ఏదైనా సానుకూల వ్యత్యాసం గమనించబడుతుంది మరియు సానుకూల ఉపబల ద్వారా ఉద్యోగిని ప్రోత్సహిస్తారు కాబట్టి రివార్డులు అంచనా మరియు పనితీరు స్థాయిలను గుర్తించడం కార్మికులను వారి పనితీరును మెరుగుపరచడానికి ప్రేరేపిస్తుంది కాబట్టి రివార్డ్ సిస్టమ్స్ అమల్లో ఉంచడం ఉద్యోగులను మరింత మెరుగుపరచడానికి వారి పనితీరును మెరుగుపరచడానికి ఉద్యోగుల లక్ష్యాలు మరియు ప్రయత్నాలను మీరు ఎలా నిర్వచించాలి మొదట నిర్దిష్ట లక్ష్యాలను కేటాయించండి అప్పుడు కొలవగల లక్ష్యాలను కేటాయించండి సవాలు చేసే కాని చేయదగిన లక్ష్యాలను కేటాయించండి మరియు పాల్గొనడాన్ని ప్రోత్సహించండి ఉద్యోగులకు చెప్పండి మీరు ఏమి చేయాలో ప్రత్యేకంగా వారికి చెప్పండి మీరు ఎలా కొలుస్తారు వారు ఏమి చేసారో దానిని ఉద్యోగి పనితీరు గురించి మీరు ఎలా ఒక నిర్ణయానికి వస్తారు మీరు ఎలా కనుగొంటారు ఉద్యోగి ఎంత చేసారు కాబట్టి లక్ష్యాలను కొలవడానికి కొంత పరిమాణాత్మక మార్గం ఉండాలి కేటాయించిన సవాలు చేసే కాని చేయదగిన లక్ష్యాలు కాబట్టి వారికి ఏదైనా ఇవ్వండి అది వారికి ఆసక్తిని కలిగిస్తుంది అది వారిని ఉత్తేజపరుస్తుంది మంచి పనితీరును కనబరుస్తుంది కానీ అది అంత కష్టమైనది కాకూడదు అది చేయలేము మరియు ఈ లక్ష్యాలను నిర్దేశించడంలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించండి ప్రజలను అడగండి వారు ఏమి చేయాలనుకుంటున్నారు వారు ఎంత చేయగలరు మీకు తెలుసా వాటి అవరోధాలు ఏమిటి మరియు వారిని ప్రోత్సహించండి లక్ష్యాల గురించి చెప్పండి వారు ఏమి సాధించాలని భావిస్తున్నారో లక్ష్యాల అంచనా మీరు లక్ష్యాలను ఎలా అంచనా వేస్తారు కాబట్టి ఎక్రోనిం మీ ఉద్యోగుల కోసం మీరు నిర్దేశించిన లక్ష్యాలు 'స్మార్ట్' అయి ఉండాలి అంటే అవి నిర్దిష్టంగా ముఖ్యమైన మరియు సాగదీసేవి గా ఉండాలి అవి కొలవగలిగేవి అర్ధవంతమైనవి మరియు ప్రేరేపించేవి అవి సాధించగలిగేవిగా రెండు పార్టీలచే అంగీకరించబడినవి సాధించగలిగేవి మరియు రెండు పార్టీలకు ఆమోదయోగ్యమైనవి మరియు చర్య ఆధారితమైనవి మీరు ప్రజలకు లక్ష్యాల గురించి చెప్పినప్పుడు వారికి సాధారణ స్టేట్మెంట్ ఇవ్వకండి మీరు ఎదగాలని కోరుకుంటారు సంస్థ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలని మీరు కోరుకుంటారు అని అది చాలా అస్పష్టంగా ఉంది వచ్చే ఏడాదిలో మన లక్ష్యాలను 20 పెంచాలని మేము కోరుకుంటున్నాము మీరు ఏమి చేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది వాస్తవిక సంబంధిత సహేతుకమైన బహుమతి మరియు ఫలితాలు ఆధారితమైనవి మరియు అవి సమయం ఆధారితంగా ఉండాలి వారికి గడువు ఉండాలి అవి సకాలంలో ఉండాలి వారికి కొంత ప్రామాణికత ఉండాలి మరియు అవి స్పష్టంగా ఉండాలి అంటే కొలవగల లెక్కించదగినవి పనితీరును అంచనా వేయడానికి దశలు చివరిసారి కూడా మనము దీన్ని చేసాము కానీ నేను దీని గురించి వివరంగా మాట్లాడబోతున్నాను మీరు ఉద్యోగం మరియు పనితీరును నిర్వచించి సాధించగల లక్ష్యాలను నిర్దేశిస్తారు అప్పుడు మీరు మొదట ప్రజలకు ఏమి చెయ్యాలో చెప్పండి అప్పుడు మీరు వారికి సహాయపడండి ఆ లక్ష్యాలను సాధించడానికి పనితీరును సులభతరం చేయండి కాబట్టి లక్ష్యాలను సాధించడానికి వారికి అవసరమైన ప్రతిదాన్ని ఇవ్వండి అప్పుడు మీరు పనితీరును ప్రోత్సహిస్తారు అంటే మీరు వారికి స్వరం ఇవ్వండి మీరు వారి వైపు నుండి పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తారు మరియు ఉద్యోగులను చూసే విధానం లో స్థిరత్వాన్ని నిర్ధారించండి కాబట్టి ఉద్యోగి A ను ఉద్యోగి B వలెనే పరిగణిస్తారని అదే విధంగా B ఉద్యోగిని C లాగానే పరిగణిస్తారని నిర్ధారించుకోండి కాబట్టి ఇష్టమైనట్టుగా కాదు మరియు ప్రజలకు వ్యతిరేకంగా ఉండకండి మరియు రివార్డ్ ప్రక్రియ గురించి ఉద్యోగులతో కమ్యూనికేట్ చేయండి వారికి చెప్పండి మీరు ఫలితాలు ఎలా కొలవబోతున్నారు వారికి చెప్పండి మీరు ఎలా కొలవబోతున్నారు వారి పనితీరు ఆపై మీరు వారి పనితీరును అంచనా వేస్తారు కాబట్టి మీరు వారికి ఏమి చేయగలిగారు వారు ఏమి చేయగలిగారు మరియు వారు ఎంత బాగా చేయగలిగారు అనే దాని గురించి మీరు వారికి సమాచారం ఇవ్వండి మదింపు మరియు ఆదేశాలకు సంబంధించి ఉద్యోగికి అభిప్రాయం ఉద్యోగులు ఎలా అంచనా వేస్తారో తెలుసుకోండి మరియు ఏ దిశలో వారు తీసుకుంటారు అప్పుడు సవాళ్లు ఒకటి పనితీరును అంచనా వేయడం ఏమి కొలవాలి మీరు ప్రభావాన్ని ఎలా నిర్వచించాలి కొలత యొక్క నిర్దిష్ట లక్షణాలను మీరు ఎలా నిర్వచించాలి ఏమి కొలవాలి అది పెద్ద సవాలు ఏమి కొలవాలి మరియు ఏమి కొలవకూడదు మీరు ప్రవర్తనను ఎలా కొలుస్తారు ఉదాహరణకు సారూప్యత ఒక ప్రమాణమా తోటివారికి సమానత్వం అనేది ఒక ప్రమాణమా లేదా సారూప్యత విద్యార్థులచే విద్యావేత్తలలో చెప్పండి ఇది పెద్ద ప్రమాణం ఏ తేడా ఉంటుంది నా సహోద్యోగులు నన్ను ఇష్టపడకపోతే నా విద్యార్థులు నన్ను ఇష్టపడతారు కాబట్టి దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి ఏమి కొలవాలి స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉంది కానీ దానిని నిర్వచించడం కష్టం అవుతుంది మరియు ఎలా కొలవాలి అనేది మరొకటి మీరు ఇష్టాన్ని ఎలా కొలుస్తారు ఉపాధ్యాయుడిగా మీరు ప్రభావాన్ని ఎలా కొలుస్తారు మీరు లక్ష్యాల గురించి మాట్లాడుతుంటే మీరు ఎలా కొలుస్తారు ఎంత మంది విద్యార్థులుకు మీరు నేర్పించారు అవును చాలా మంది విద్యార్థులు విద్యార్థులు మీ గురించి ఏమి చెప్పారు అయితే నేను చేసిన పనిని మీరు ఎలా కొలుస్తారు పక్కింటి వ్యక్తి కంటే నేను చాలా ఎక్కువ పనిని చేస్తున్నాను కానీ అది గమనించకపోవచ్చు ఎందుకంటే వ్యవస్థలు చాలా క్లిష్టంగా ఉంటాయి మానవుల ఉత్పత్తి మనం వ్యవహరించేటప్పుడు మనుషులుగా మనం చేసే కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి మరికొన్ని విషయాలు స్పష్టంగా లేవు మరియు వాటిని కొలవడం మనకు చాలా కష్టతరం అవుతుంది సమర్థవంతమైన మదింపు వ్యవస్థల అవసరాలు మనము సమర్థవంతమైన మదింపు వ్యవస్థల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని అవసరాలు ఉన్నాయి ఏమి ఒక మదింపు వ్యవస్థ ఎలా ఉంటుంది లేదా ఒక మదింపు వ్యవస్థను సమర్థవంతంగా పరిగణించవచ్చా లేదా అని వీటిని నిర్వచించేవి కొన్ని అవసరాలు లేదా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి మొదటిది చిత్యం ఒక నిర్దిష్ట ఉద్యోగం కోసం పనితీరు ప్రమాణాలు మరియు సంస్థ యొక్క లక్ష్యాల మధ్య స్పష్టమైన సంబంధం ఉండాలి కాబట్టి పనితీరు మదింపు వ్యవస్థ పనితీరు ప్రమాణాలకు ఒక నిర్దిష్ట ఉద్యోగం కోసం ఒక నిర్దిష్ట ఉద్యోగం కోసం మనం సెట్ చేసిన బెంచ్మార్క్లకు చాలా స్పష్టంగా కనెక్ట్ అయి ఉండాలి మనము చెప్పినప్పుడు ఇది ఇలా ఈ విధంగా ఇది చేయాలి తర్వాత ఈ పని సరిగ్గా జరిగిందా లేదా అని మనము కొలుస్తాము కాబట్టి అవి పనితీరు ప్రమాణాలు మరియు ఇన్స్టిట్యూట్ యొక్క లక్ష్యాలు లేదా ఒకరు చేస్తున్న ఉద్యోగం యొక్క లక్ష్యాలు లేదా సంస్థ లోనీ భాగం కాబట్టి నిర్దిష్ట పనుల నుండి వచ్చే ఫలితాలు సంస్థ యొక్క పెద్ద లక్ష్యాలకు తోడ్పడాలి లేదా దోహదం చేయాలి పనితీరు ప్రమాణాలు అనువాద ఉద్యోగ అవసరాలు ఆమోదయోగ్యమైన లేదా ఆమోదయోగ్యం కాని స్థాయిలుగా ఉంటాయి సున్నితత్వం అంటే ఇది కూడా మదింపుకు సంబందిచినదే సమర్థవంతమైన మదింపు వ్యవస్థ యొక్క రెండవ అంశం సున్నితత్వం సున్నితత్వం అంటే సమర్థవంతమైన ప్రదర్శనకారులను మరియు సమర్థవంతం కానీ వారిని వేరు చేయడానికి పనితీరు మదింపు వ్యవస్థ యొక్క సామర్ధ్యం కాబట్టి ఒకరు గీతను ఎక్కడ గీస్తారు వ్యవస్థ కలుపు తీయగలగాలి లేదా సమర్థవంతంగా ప్రదర్శించలేని వారిని సంస్థ హెచ్చరించగలగాలి అప్పుడు విశ్వసనీయత ఉంటుంది మన కొలతలు వాస్తవానికి లేదా ఒకరి పనితీరును కొలవడానికి మనము ఉపయోగిస్తున్న సాధనాలు నిజంగా ఆ పనిని చేస్తున్నాయని మనకు ఎలా తెలుసు కాబట్టి తీర్పు యొక్క స్థిరత్వం మనం ఉపయోగిస్తున్న సాధనాలతో ఉన్న ఎవరైనా అదే నిర్ణయానికి రాగలగాలి ఒకరి పనితీరును మనం అంచనా వేసేటప్పుడు ఉద్యోగుల అంగీకారం మానవ వనరులలో ఏదీ పనిచేయదు ప్రజలు అంగీకరించకుండా అది ప్రభావితం చేస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా అవసరం మరియు ఆ ఆమోదయోగ్యతను పొందడానికి ఉద్యోగులకు తెలియజేయాలి ప్రాక్టికాలిటీ అర్థమయ్యే సౌలభ్యం మరియు మదింపు పరికరం యొక్క ఉపయోగం ఉదాహరణకు ఖరగ్పూర్లో కూర్చోనీ వెస్ట్ లో అభివృద్ధి చేయబడిన ఒక మదింపు వ్యవస్థను అమలు చేయడం ముఖ్యంగా ఫ్రంట్ లైన్ సిబ్బందికి లేదా పరిపాలనా సిబ్బందికి లేదా ఇనిస్టిట్యూట్లోని సిబ్బందికి అది అంత తెలివి ఐనదిగా ఉండకపోవచ్చు కాబట్టి ఎందుకంటే ఇనిస్టిట్యూట్లో చాలా మంది పరిపాలనలో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్ లేదా ఒరిస్సా లేదా ఆంధ్రప్రదేశ్కు చెందినవారు మరియు కాబట్టి ఈ ప్రజలు చాలా సందర్భాలలో అర్థం చేసుకోలేరు పశ్చిమంలో పనులు ఎలా జరుగుతాయో కాబట్టి కొన్ని సందర్భాల్లో వారి మదింపు వ్యవస్థలు స్థానిక భాషలో వారికి తెలిసినట్లుగా రూపకల్పన చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఇంగ్లీష్ లో వ్యవహరించడంలో వారు సౌకర్యంగా ఉండే విషయం కాకపోవచ్చు కాబట్టి అది ప్రాక్టికాలిటీ నేను మాట్లాడుతున్నాను పనితీరు నిర్వహణ వ్యవస్థలను మీరు ఎలా రూపొందించాలి మరియు ఎలా నిర్వహిస్తారు అది తదుపరి భాగం పనితీరు కొలత ఫలితాల ఆధారంగా ఉండాలి అవుట్పుట్ ల విధానాన్ని కొలమానాలను ఉపయోగించాలి ఇది ఆర్థికంగా ఉండవచ్చు ఇది ప్రజలు ఆధారితమైనది కావచ్చు కస్టమర్ ఆధారితమైనది కావచ్చు ఈ విధంగా మనము ఒకరి పనితీరును కొలవగలము నేను చెప్పగలను మీరు X మొత్తంలో ఆదాయాన్ని తీసుకురావాలి కాబట్టి అంటే అది ఆర్థిక ప్రజల సంఖ్య మనము మన పనిని బాగా చేస్తుంటే ప్రతి సంవత్సరం చాలా మంది ప్రజలు సంస్థతోనే ఉండాలి వారు వదలరు వారు అసంతృప్తి చెందరు సంస్థతో వారు ఉంటారు కాబట్టి అది ప్రజలు ఆధారితమైనది లేదా కస్టమర్ ఆధారితమైనది మీరు కలిగి ఉన్న సంతృప్తికరమైన కస్టమర్ల సంఖ్యను మీరు ట్రాక్ చేయవచ్చు ఆపై ఒక నిర్దిష్ట సంవత్సరంలో మీకు ఎంత మంది సంతృప్తికరమైన కస్టమర్లు ఉన్నారో వ్రాసి లేదా రికార్డులు ఉంచండి మరియు మీ పనితీరును అంచనా వేయండి లేదా ఇది కస్టమర్ సేవా ప్రతినిధి స్థానం అయితే మీరు కలిగి ఉంటే మీరు నిజంగా తెలుసుకోవచ్చు ఎంత మంది వ్యక్తులు లేదా ఎంత మంది కస్టమర్లు ఒక నిర్దిష్ట ఉద్యోగి సంతృప్తి చెందగలరు ఒక నిర్దిష్ట వ్యవధిలో మరొక విషయం ఏమిటంటే ప్రతి వినియోగదారునికి ఫిర్యాదుల సంఖ్య మరియు మరొక విషయం ఏమిటంటే ఆవిష్కరణ అభ్యాసం మరియు అభివృద్ధి కాబట్టి పరిశోధన మరియు అభివృద్ధికి ఖర్చు టర్నోవర్ ఖర్చు చేసిన మొత్తం అవుట్పుట్ శిక్షణ ఖర్చు మొదలైనవి కాబట్టి ఇవన్నీ ఫలితాల ఆధారిత పనితీరు కొలత ఇతర రకాల పనితీరు నిర్వహణ గ్రేడింగ్ పద్ధతులు లేదా ర్యాంకింగ్ పద్ధతుల ద్వారా ఉంటుంది కాబట్టి ఇది నకిలీ పరిమాణాత్మకం కావచ్చు ఇది పరిమాణాత్మకంగా అనిపించవచ్చు కానీ ఆ సంఖ్యలు బహుశా చాలా అర్థం కాదు కానీ ఇది వైఖరిని అంచనా వేయడం మరియు పనితీరు యొక్క ప్రవర్తనా అంశాలకు ఉపయోగించవచ్చు ర్యాంకింగ్ లేదా రేటింగ్ పద్ధతులు బిహేవిరాలీ అంకోర్డ్ రేటింగ్ స్కేల్స్ బార్లు సాధారణంగా ఉపయోగించబడతాయి మనము దీని గురించి మాట్లాడుదాము మూడవ రకం నాణ్యత మరియు విశ్వసనీయత వంటి లక్షణాలను జాబితా చేస్తుంది మరియు ప్రతి లక్షణానికి పనితీరు విలువల పరిధి కాబట్టి గ్రాఫిక్ రేటింగ్ స్కేల్ పద్ధతి దీన్ని చేస్తుంది మనము గ్రేడింగ్ పద్ధతుల గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు మనము గ్రాఫిక్ రేటింగ్ స్కేల్ పద్ధతికి వెళ్తున్నాము దీనిలో వ్యక్తి యొక్క లక్షణాలు జాబితా చేయబడతాయి మరియు విలువలు కేటాయించబడతాయి అసంతృప్తికరం నుండి అత్యుత్తమ ప్రదర్శన లేదా 1 నుండి 5 వరకు మరియు ఈ సంఖ్యలన్నీ స్పష్టంగా నిర్వచించబడ్డాయి ప్రతి లక్షణానికి అతని లేదా ఆమె పనితీరును ఉత్తమంగా వివరించే స్కోర్ను తనిఖీ చేయడం ద్వారా సూపర్వైజర్ ప్రతి సబార్డినేట్ను రేట్ చేస్తాడు ఇది చాలా పరిమాణాత్మకమైనది కానీ మళ్ళీ చాలా అభిప్రాయం ఆధారితమైనది మీకు ఆ రోజు మీ పర్యవేక్షకుడితో గొడవ ఉంటే ఆ వ్యక్తి యొక్క స్కోర్ను తనిఖీ చేయడం అది నిజంగా మీరు చేసే ఖచ్చితమైన ప్రాతినిధ్యం కాకపోవచ్చు కేటాయించిన విలువలు మొత్తం కలిపి మరియు పూర్తి స్కోరు ఇవ్వబడుతుంది దీన్ని రూపొందించడానికి సానుకూలంగా ఉన్న ప్రతిదీ స్కేల్ యొక్క ఒక వైపు ఉంటుంది కాబట్టి బహుశా ఐదు కంటే ఎక్కువ ఉన్న ఏదైనా జోడించవచ్చు మరియు సరైన స్కోరు ఇవ్వాలి ఆ వ్యక్తి అంత మంచి ఉద్యోగి కాకపోతే మంచి స్కోరు సాధించలేరు గ్రాఫిక్ రేటింగ్ స్కేల్ ద్వారా ఏమి కొలవవచ్చు నాణ్యత మరియు పరిమాణం వంటి సాధారణ కొలతలు ఉద్యోగం యొక్క అసలు విధులు ఉదాహరణకు రికార్డుల నిర్వహణ ఈ వ్యక్తి రికార్డులు బాగా నిర్వహిస్తారా అవును లేదా కాదు ఎంత బాగా చేయగలరు కాబట్టి ఆ రకమైన సమర్థత ఆధారిత అంచనాలు ఉద్యోగి సామర్థ్యాలను ప్రదర్శించే సామర్థ్యంపై యజమాని దృష్టి పెట్టాలి కాబట్టి ఒక వ్యక్తిని అడిగారు మీరే ఒక ఖచ్చితమైన వ్యక్తిగా భావిస్తారా మరియు అవును అయితే ఎంత ఖచ్చితం అని మీరు అనుకుంటున్నారు అవును ఐతే మీరు వివరంగా ఎంత ఆధారితంగా ఉండాలి మొదలగునవి ఇతర పద్ధతి ఇక్కడ ప్రత్యామ్నాయ ర్యాంకింగ్ పద్ధతి అంటారు ఇది ఉద్యోగులను ఉత్తమం నుండి పనికిరాని వరకు లక్షణం లేదా లక్షణాల సమూహంలో ఉంచుతుంది కాబట్టి ఈ పద్ధతిలో ఉద్యోగులు ఉత్తమం నుండి పనికిరాని వరకు ర్యాంక్ చేస్తారు మరియు జాబితాలో అందరు సబార్డినేట్లు రేట్ చేయబడతారు ఏదైనా తెలిసిన లేదా ర్యాంకుకు సరిపోయే ర్యాంకు నుంచి తగినంతగా తెలియని వారి పేర్లను దాటేయండి కాబట్టి ఈ ర్యాంకింగ్ను మరొక వ్యక్తి కోసం నింపుతున్న వ్యక్తి ఆ వ్యక్తికి బాగా తెలియనీ ఉద్యోగి పేర్లను తీసేయమని అడుగుతారు కొలుస్తున్న లక్షణాలు పై అత్యధికంగా ఉన్న ఉద్యోగిని మరియు అతి తక్కువ వ్యక్తిని సూచించండి కాబట్టి ఉద్యోగుల పేర్లు ఒక వైపు ఇవ్వబడ్డాయి మరియు లక్షణాల జాబితాను కలిగి ఉన్న చార్ట్ మరొక వైపు ఉంటుంది మరియు మీరు సంఖ్యలను కేటాయించడం ప్రారంభించండి మరియు మీరు చెప్పండి ఉదాహరణకు ఆఫీసులో చాలా సమయం ఉండేవారు మరియు అలా ఉండని వారు కాబట్టి మీరు దీన్ని సూక్ష్మంగా నిబద్ధతగా గ్రహించవచ్చు మరియు ఆ సమయంలో మీరు మీకు తెలియని వ్యక్తుల పేర్లను క్రాస్ అవుట్ చేయండి ఉద్యోగులందరూ ర్యాంకు పొందే వరకు తదుపరి అత్యధిక మరియు తరువాతి అత్యల్పంగా ఎంచుకోండి మరియు అత్యధిక మరియు తక్కువ మధ్య ప్రత్యామ్నాయంగా ఎంచుకోండి కాబట్టి అందరు ఉద్యోగులు అందరు ఉద్యోగుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి మరియు మీరు మొదటి ఉద్యోగి నుండి మరియు పదో ఉద్యోగి మధ్య ముందుకు వెనుకకు వెళ్లండి మరియు మీరు చెప్పేది ఈ లక్షణంలో అత్యుత్తమం మరియు చాలా అత్యుత్తమం కానిది ఉంటుంది కాబట్టి మీరు అత్యుత్తమం చెప్పండి మరియు తదుపరి ఉత్తమమైనది మరియు అత్యుత్తమం కానిది తరువాతి మరియు అత్యుత్తమం కానిది మొదలైనవి మరొక పద్ధతిని పేర్డ్ కంపారిసన్ పద్ధతి అంటారు ప్రతి లక్షణం లేదా పని నాణ్యత పని పరిమాణం మొదలైనవి ప్రతి ఉద్యోగి జతచేయబడి మరొకరితో పోల్చబడతారు దీనిని జత పోలిక పద్ధతి అంటారు సంస్థ మీ కోసం నిర్దేశించిన మీ స్వంత మునుపటి పనితో లేదా లక్ష్యాలతో లేదా లక్ష్యాల వెలుగులో మాత్రమే మీరు అంచనా వేయబడతారు మీరు ఇతరులతో సంబంధించి కూడా అంచనా వేయబడతారు మరియు ఇది చాలా క్రమపద్ధతిలో జరుగుతుంది పనితీరు మదింపు యొక్క ఇతర పద్ధతి బలవంతపు పంపిణీ పద్ధతి కాబట్టి ఇది ఈ రోజుల్లో ఐటి పరిశ్రమలో జరుగుతోంది కొంచెం మరియు ఇది ఒక వక్రరేఖపై గ్రేడింగ్ మాదిరిగానే ఉంటుంది మీరు ముందుగా నిర్ణయించిన రేట్ల శాతం పనితీరు వర్గాలలో ఉంచాలి కాబట్టి వారు ఏమి చేసారు లేదా వారు ఎంత సాధించారు అనే దానితో సంబంధం లేదు దీని అర్థం ఏమిటంటే ప్రజలు అడుగుతారు పర్యవేక్షకులు చెబుతారు దేనికి సంబంధించి మంచి విజయం దేనికి సంబంధించి చెడు సాధన అని మరియు మొదలైనవి కాబట్టి అది బలవంతపు పంపిణీ మరియు మీరు ఒక భాగమైన సంస్థ ద్వారా శాతాలు మీకు తెలియజేయబడతాయి దీనిలోని సమస్యలు ఏమిటంటే ఒకటి పక్షపాతానికి అవకాశం అంటే మీరు ఇష్టపడే కొంతమంది ఉద్యోగుల పట్ల పక్షపాతం చూపవచ్చు మీకు నచ్చిన వారు మరియు మీకు నచ్చని ఉద్యోగులను కలుపుటకు ప్రయత్నించవచ్చు మరియు ముఖ్యంగా మీరు వారిని చూసినప్పుడు ఇతర ఉద్యోగులకు సంబంధించి ఒక రకంగా మీకు తెలుస్తుంది ఒక వ్యక్తిగా ఒక సీనియర్ ఉద్యోగిగా చాలా తేలికగా వెళ్ళవచ్చు ఆఫీస్ లోపల రాజకీయాల యొక్క అధిక అవకాశం రేటింగ్ లను ప్రభావితం చేసే మరొక సమస్య కాబట్టి ఇది ఇక్కడ ఇతర పద్ధతి మీ గురించి ఎక్కువగా ఆలోచించని ఎవరైనా ఈ మొత్తం ప్రత్యామ్నాయం లేదా జత చేసిన పోలిక పద్ధతి కారణంగా మీరు ఆ సంస్థలో కలిగి ఉండగల మీ రేటింగ్ను లేదా ఏదైనా స్నేహితుడి రేటింగ్ను ప్రభావితం చేస్తారు కాబట్టి ప్రతి ఉద్యోగి ఇతరులతో పోల్చబడతారు మరియు బాగా నచ్చని వ్యక్తులు బాధపడవచ్చు వారు చాలా మంచి ఉద్యోగులు కావచ్చు కానీ ఈ కారణంగా వారి బాధ ముగియవచ్చు మూడవది క్లిష్టమైన సంఘటన పద్ధతి ఈ పద్ధతిలో పర్యవేక్షకుడు సానుకూల మరియు ప్రతికూల ఉదాహరణల చిట్టాను ఉంచుతాడు ఇది సబార్డినేట్ పని సంబంధిత ప్రవర్తన యొక్క క్లిష్టమైన సంఘటనలు మరియు ఈ నిర్దిష్ట సంఘటనలు అప్పుడు గమనించబడతాయి మరియు ప్రతి ఆరునెలలకోసారి పర్యవేక్షకుడు మరియు సబార్డినేట్ ఒకచోట చేరి ఆ నిర్దిష్ట క్లిష్టమైన సంఘటనలో ఏమి జరిగిందో చర్చిస్తారు వారు తరువాతి పనితీరును చర్చిస్తారు సంఘటనలను ఉదాహరణలుగా ఉపయోగిస్తారు కాబట్టి సూపర్వైజర్ పలాన తేదీన పలాన పరిస్థితులలో ఈ ఉద్యోగి ఈ ప్రత్యేకమైన పద్ధతిలో ప్రవర్తించాడు ఈ వ్యక్తి చాలా గుర్తించదగిన క్లిష్టమైన సంఘటనల ఆధారంగా ఉద్యోగికి అతిగా స్పందించే ధోరణి ఉందని సహోద్యోగులకు సమాధానం ఇవ్వడానికి ప్రతికూలంగా స్పందించే ధోరణి ఉందని ఫిర్యాదు చేసే ధోరణి ఉందని అధికంగా సాధించే ధోరణి ఉందని మనము అనుకోవచ్చు మొదలగునవి కాబట్టి ఏమైనప్పటికీ ఇది క్లిష్టమైన సంఘటన పద్ధతి ఇక్కడ చివరిది కథన రూపాలు ఇది చివరి వ్రాతపూర్వక అంచనా నిర్వచనం ప్రకారం కథనం ఒక కథనం ఒక కథ ఒక వ్యక్తి యొక్క స్వంత కూర్పు వ్యక్తి మొదటగా గమనించిన వాటినీ మరియు ఇది చివరి వ్రాతపూర్వక అంచనా మదింపు కోసం మరొక సాధనాన్ని BARS అంటారు ఇది బిహేవియరల్లీ యాంకర్డ్ రేటింగ్ స్కేల్స్ ప్రవర్తనాత్మకంగా లంగరు వేయబడిన రేటింగ్ ప్రమాణాలు ఒక సాధనం ఇది క్లిష్టమైన సంఘటనలను సృష్టించడానికి ఉపయోగించబడుతుంది అంటే ఈ సాధనం క్లిష్టమైన సంఘటనల రికార్డును ఉంచుతుంది ఈ పరికరంలో ఇది పనితీరు కొలతలు అభివృద్ధి చేయడానికి ఉపయోగించబడుతుంది ఒక వ్యక్తి ఏ ప్రమాణాలపై అంచనా వేయబడతాడు అంచనా వేయటానికి అవసరమైన ప్రమాణాల జాబితాను తయారు చేయండి లేదా నమోదు చేయండి లేదా కొలతలు లెక్కించండి సంఘటనలను తిరిగి కేటాయించండి ఇప్పుడు మనం చూసేది ఒక క్లిష్టమైన సంఘటనగా ఒకానొక సమయంలో ఒక క్లిష్టమైన సంఘటనలా అనిపించకపోవచ్చు కాబట్టి ప్రారంభంలో మనము అన్ని క్లిష్టమైన సంఘటనల జాబితాను తయారుచేస్తాము ఆపై ఆరు నెలలు గడిచిన తరువాత మరియు మనము చెప్పేదేమిటంటే ఇది ఒక సంఘటనగా నేను భావించినట్లుగా గుర్తించదగినదిగా లేదా ప్రత్యేకమైనదిగా ఉండకపోవచ్చు మునుపటిలా కాబట్టి దానిని సంఘటనల పునఃస్థాపన అంటారు సంఘటనను స్కేల్ చేయండి మీరు సంఘటనలను 1 నుండి ఎంతవరకు ఐన రేట్ చేయండి లేదా ర్యాంక్ చేయండి 1 నుండి 10 1 నుండి 50 వరకు ఏమైనా మరియు ర్యాంక్ లను వరసలో చేయండి మరియు వాటీకి ప్రాధాన్యత ఇవ్వండి మరియు చెప్పండి ఈ సంఘటన చాలా ముఖ్యమైనదిఐదవ సంఘటన కంటే మరియు దీని తరువాత అది జరిగింది అది ఆ సమయంలో నేను భావించాను ఇది చాలా ముఖ్యమైనది కానీ ఇప్పుడు వెనుక సంఘటనలో సంఘటన 2 5 7 మరియు 11 సంఘటనలు మిగతా సంఘటనల కంటే చాలా క్లిష్టమైనవి అని నేను భావిస్తున్నాను కాబట్టి బహుశా వారు ఇక్కడ కూడా ఉండవలసిన అవసరం లేదు లేదా సంఘటన ఐదు కావచ్చు ఉదాహరణకు సంఘటన 17 కంటే చాలా పెద్దది చాలా ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది ఆపై తుది ఇన్స్ట్రుమెంట్ అభివృద్ధి చేయండి కాబట్టి మీరు ఈ క్లిష్టమైన సంఘటనల జాబితాను ఉంచండి మరియు అప్పుడు మీరు తుది రేటింగ్ పరికరాన్ని అభివృద్ధి చేస్తారు ఇక్కడ మీరు చెప్తారు X జరిగితే ఎవరు అంత ఆందోళన చెందరు Y జరిగితే మరింత ఆందోళన చెందుతారు మరియు ఈ విషయాన్ని సీనియర్ అధికారులకు నివేదించాలి G జరిగితే లేదా Z జరిగితే మనము భారతదేశంలో చెప్పినట్లు Z జరిగితే ఆ సంఘటన ఇలాంటివి జరిగితే వెంటనే మీ పర్యవేక్షకుడి కోసం ఎదురుచూడకుండా పోలీసులను పిలవండి కాబట్టి మనము కేటాయించిన ప్రాముఖ్యత స్థాయిలను క్రమబద్ధీకరిస్తాము ఆపై మీరు తుది పరికరాన్ని అభివృద్ధి చేస్తారు ఈ రకమైన పరికరాన్ని కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకటి ఇది క్లిష్టమైన సంఘటనల యొక్క సాధారణ జాబితా కంటే చాలా ఖచ్చితమైన గేజ్ ఎందుకంటే ఒకదానికొకటి వెలుగులో విభిన్న సంఘటనలను చూడటానికి మీకు అవకాశం ఉంది రెండవ విషయం ఏమిటంటే స్పష్టమైన ప్రమాణాలు ఉన్నాయి ఎందుకంటే పరికరం ప్రయత్నించబడింది మరియు పరీక్షించబడింది మరియు తిరిగి సందర్శించబడింది ప్రాధాన్యత జాబితా స్పష్టంగా ఉంది ఇది ప్రజలకు అభిప్రాయాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది ఇది స్వతంత్ర కొలతలు కలిగి ఉంటుంది మరియు ఈ రకమైన రేటింగ్ స్కేల్లో స్థిరత్వం ఉంది మరొక మదింపు పరికరాన్ని లక్ష్యాల ద్వారా నిర్వహణ అంటారు దీనిని 1955 లో పీటర్ డ్రక్కర్ ప్రవేశపెట్టారు మరియు ఇది అన్ని స్థాయిల నిర్వహణతో కూడిన వ్యక్తిగత పనితీరు మరియు అభివృద్ధితో సంస్థాగత లక్ష్యాలను సమలేఖనం చేయడానికి ప్రయత్నించిన మొదటి క్రమమైన విధానం కాబట్టి పేరు సూచించినట్లుగా శీర్షిక సూచించినట్లుగా ఇది లక్ష్యాల ద్వారా నిర్వహణ అంటే సంస్థ యొక్క లక్ష్యాలపై మనం మొదట నిర్ణయించుకోవాలి ఆపై మనము ఆ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని నిర్వహించాల్సిన అవసరం ఉంది అది లక్ష్యాల ద్వారా నిర్వహణ ముఖ్య సూత్రాలు లక్ష్యాల ద్వారా నిర్వహణ యొక్క ముఖ్య సూత్రాలు లక్ష్యాలు మరియు లక్ష్యాల అమరిక మొదటిది లక్ష్యాలను ఏర్పాటు చేయడం నిర్వాహకుల భాగస్వామ్యం లక్ష్యాలు మరియు పనితీరు ప్రమాణాలను అంగీకరించడంలో నిరంతర సమీక్ష మరియు ఫలితాల అంచనా ఇది లక్ష్యాల ద్వారా నిర్వహణ మీరు మొదట లక్ష్యాలను నిర్దేశించారు ఆపై ఆ లక్ష్యాలు మరియు లక్ష్యాలపై నిర్వాహకులు అంగీకరిస్తారు ఆపై నిర్ణయించిన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఫలితాలను సమీక్షించండి మరియు అంచనా వేయండి ఇందులో పాల్గొన్న ప్రక్రియలు మొదటిది సంస్థాగత లక్ష్యాలు మరియు లక్ష్యాలను స్పష్టం చేయడం కాబట్టి మీరు నిర్వాహకుల వద్దకు తిరిగి వెళ్లి వారి కోసం నిర్దేశించిన లక్ష్యాలు వారికి కూడా ఆమోదయోగ్యమైనవా కాదా అని తెలుసుకోండి రెండవ విషయం ఏమిటంటే సంస్థాగత నిర్మాణాలు మరియు వ్యవస్థల రూపకల్పన లక్ష్యాలు మరియు లక్ష్యాలను సాధించడం కాబట్టి లక్ష్యాలను నిర్దేశించిన తర్వాత ఆ లక్ష్యాలు మరియు లక్ష్యాల సాధనకు వీలు కల్పించాలి మూడవ విషయం ఏమిటంటే లక్ష్యాలు మరియు లక్ష్యాలపై శిక్షణ అంగీకారం మరియు ఒప్పందం కోసం నిర్వాహకుల భాగస్వామ్యం సంస్థాగత సమూహం మరియు వ్యక్తిగత స్థాయిలో ఉద్యోగుల పనితీరు ప్రమాణాలు కాబట్టి ప్రజలకు చెప్పండి ఈ లక్ష్యాలు వారి కోసం నిర్దేశించబడ్డాయి ఆపై సంస్థాగత లక్ష్యాలతో వారి వ్యక్తిగత లక్ష్యాలను సమం చేయడంలో వారికి సహాయపడండి పనితీరు మెరుగుదల ప్రణాళికలకు ఒప్పందం నిర్వాహకులు వారి కోసం ఏర్పాటు చేయబడిన పనితీరు ప్రణాళికను అంగీకరిస్తున్నారు మదింపు ప్రక్రియను ఉపయోగించడం ద్వారా పర్యవేక్షించడం మరియు సమీక్షించడం ఉద్యోగుల పురోగతి మరియు అంగీకరించిన లక్ష్యాలతో వారి యొక్క పనితీరు నేను మొదట్లో మీకు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ బోర్డులో ఉండటం వారి సమ్మతిని పొందడం చాలా ముఖ్యం సమీక్ష యొక్క పర్యవసానంగా ఉద్యోగి యొక్క లక్ష్యాలు మరియు లక్ష్యాలకు మార్పులు చేయడం వాస్తవానికి ఆ లక్ష్యాలను సాధించబోయే ప్రజలతో సంప్రదించి నిర్దేశించిన లక్ష్యాలను సవరించడానికి ఓపెన్ గా ఉండండి సంస్థాగత పనితీరు యొక్క సమీక్ష లక్ష్యాల యొక్క MBO చక్రం ఫలితాల ఆధారంగా మీరు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు మరియు సంస్థ యొక్క ఉద్యోగులను లేదా వాస్తవానికి వాటిని సాధించబోయే ప్రజలను సంప్రదించి నిర్దేశించిన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని సంస్థాగత పనితీరును సమీక్షించడం చాలా అవసరం MBO యొక్క ప్రయోజనాలు మొదట ఇది సంస్థాగత లక్ష్యాలను ఉద్యోగులకు తెలియజేస్తుంది ఇది పని కార్యకలాపాలను నిర్వచిస్తుంది మీరు లక్ష్యాలను ఉద్యోగులకు తెలియజేస్తున్నారు వారు ఏమి చేయాలో మీరు నిర్వచిస్తున్నారు ప్రజలకు చెప్పడం వారు ఏమి చేయాలి వాటిని చూపుతూ పెద్ద లక్ష్యాన్ని ఎలా విభజించవచ్చో ఉద్యోగులు వారి వ్యక్తిగత లక్ష్యాల కోసం పనిచేయడం ద్వారా సంస్థ యొక్క లక్ష్యాలకు తోడ్పడటానికి వీలు కల్పిస్తుంది ఎందుకంటే వారి అవగాహన వారి స్వంత అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోబడ్డాయి వారి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకున్నారు ఇది సంస్థను మరియు దాని లక్ష్యాలతో ఉద్యోగులను ప్రోత్సహిస్తుంది సంస్థాగత లక్ష్యాలకు అనుగుణంగా పని చేయండి ఇది ఉద్యోగి కోసం ఒక ప్రక్రియ మరియు సంస్థాగత అభివృద్ధిని అందిస్తుంది కాబట్టి ఇది ఒక వ్యవస్థలోని సంస్థలు మరియు ఉద్యోగులకు సహాయపడుతుంది తమను తాము మెరుగుపరుచుకోవటానికి వారి కోసం నిర్దేశించిన లక్ష్యాలకు తిరిగి వెళ్ళడం ద్వారా మరియు ఈ లక్ష్యాల వెలుగులో వారి స్వంత వ్యక్తిగత పనితీరును అంచనా వేయడం ఇది సంస్థ అంతటా పనితీరు యొక్క నిరంతర మరియు క్రమబద్ధమైన నిర్వహణను సులభతరం చేస్తుంది పనితీరును క్రమపద్ధతిలో నిర్వహించవచ్చు ప్రతిసారీ ఏదో ముఖ్యమైన మార్పులు లేదా కొంత మార్పు విషయాలు ఎలా పురోగమిస్తున్నాయి కానీ ఎల్లప్పుడూ ఆ కార్యాచరణ ప్రారంభంలోనే నిర్దేశించిన లేదా ఉంచబడిన లక్ష్యాల సహాయంతో లక్ష్యానికి తిరిగి వెళ్లి మరియు ట్రాక్లో ఉండగలగాలి మరొకటి చాలా ముఖ్యమైన విషయం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను సమతుల్య స్కోర్కార్డ్ ఇది ఖచ్చితంగా అవసరం మరియు ఈ రోజుల్లో వివిధ సంస్థలచే వివిధ రూపాల్లో ఉపయోగించబడుతుంది సమతుల్య స్కోర్కార్డ్ను 1996 లో కప్లాన్ మరియు నార్టన్ అభివృద్ధి చేశారు మరియు ఇది పనితీరు నిర్వహణ వ్యవస్థ ఇది పనితీరు కొలత వ్యవస్థ ఇది పనితీరును నిర్వహించడానికి ఉపయోగించబడుతుంది పనితీరును నిర్వహించే దృక్పథాలు సమతుల్య స్కోర్కార్డ్ ప్రకారం మూడు ప్రాధమిక దృక్పథాలు ఉన్నాయి మొదటగా కస్టమర్ కస్టమర్ మొదటగా కేంద్రం కస్టమర్ సమతుల్య స్కోర్కార్డ్ దృష్టి ప్రకారం ప్రతి కార్యాచరణకు ప్రధానమైనది కస్టమర్ మరియు కస్టమర్ యొక్క అవసరాలు ప్రతి సంస్థ యొక్క లక్ష్యాలకు అవసరం రెండవది వ్యాపార ప్రక్రియలు ఇవి పనిచేస్తాయి ఎలా ఆ లక్ష్యాలు మరియు లక్ష్యాలను చేరుకోవచ్చు మరియు మూడవది ప్రజలు ఎవరు పని చేయవచ్చు వీటిని నిర్వహించడం సంస్థ యొక్క పని లేదా ప్రజలు సంస్థలో ఎవరు నిజంగా చేస్తారు కస్టమర్ కు కావాల్సింది సమతుల్య స్కోర్కార్డ్ యొక్క రెండవ భాగం లక్ష్యాలు సంస్థ యొక్క ఉన్నత స్థాయిలో వ్యూహాత్మక లక్ష్యాలు ఆపై వ్యాపార యూనిట్లు జట్లు మరియు వ్యక్తులు వంటి తక్కువ స్థాయిలలో తగిన లక్ష్యాలకు అనువదించబడతాయి కాబట్టి ఇది చాలా ముఖ్యం వ్రాయడం చాలా అవసరం ఇది బాగా అభివృద్ధి చెందిన బాగా నిర్వచించబడిన లక్ష్యాల ద్వారా నిర్వహణ యొక్క రూపం లక్ష్యాలు బాగా నిర్వచించబడాలి మరియు అవి వ్యాపార యూనిట్లు జట్లు మరియు వ్యక్తులు వంటి తక్కువ స్థాయిలలో తగిన లక్ష్యాలకు అనువదించబడతాయి కాబట్టి ప్రతిదీ విభజించబడింది సాధించగలవిగా సంస్థ యొక్క మొత్తం పనితీరుకు తోడ్పడటానికి వ్యూహాత్మక లక్ష్యాలను ప్రతి స్థాయిలో ఒక సంస్థ అంతటా ప్రజలకు మార్గనిర్దేశం చేస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇందులో ప్రతి స్థాయిలో ఈ లక్ష్యాల యొక్క దృష్టి భాగస్వామ్యం లేదా నిలబెట్టుకోవడం ఉంటుంది ఆపై సంస్థాగత కార్యకలాపాలకు సంబంధించి మరియు ప్రజల అవసరాలకు సంబంధించి ఈ లక్ష్యాలను సాధించడంలో సహాయపడబోయే వారి యొక్క లక్ష్యాల యొక్క వ్యూహాత్మక మ్యాపింగ్ ఉంది సమతుల్య స్కోర్కార్డ్ వ్యూహం ఇలా కనిపిస్తుంది ఒక విజన్ మరియు వ్యూహం ఉంది మరియు దీనికి వివిధ దృక్పథాలు ఉన్నాయి ఇవి విజన్ మరియు వ్యూహానికి దోహదం చేస్తాయి మరియు విజన్ మరియు వ్యూహం ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి ఆర్థిక దృక్పథం మన వాటాదారులను సంతృప్తి పరచడానికి ఎంత డబ్బు అవసరం వారికి సహాయం చేయడానికి అవుట్పుట్తో సౌకర్యంగా ఉండటానికి మనం వారికి ఏమి ఇవ్వాలి ఎందుకంటే సంస్థను స్థాపించడానికి వాటాదారులు డబ్బు ఇచ్చిన వారు కాబట్టి వారు లాభాల కోసం చూస్తున్నారు సమతుల్య స్కోర్కార్డ్ అని పిలువబడే ఈ మదింపు వ్యవస్థలో లాభం ఒక ముఖ్యమైన చోదక శక్తి మరియు దీనిలో విజన్ మరియు వ్యూహం ఆర్ధిక దృక్పథంతో సంస్థ ద్వారా లాభాలను ఆర్జించడంతో సరిపోతుంది అప్పుడు మరొకటి కార్యాచరణ దృక్పథం మనం ఎలా రాణించగలం మనం ఏమి చేయాలి ఏమి చేస్తాం మూడవది మన ఉద్యోగులు ఎలా సహకరిస్తారు సంస్థ యొక్క విజన్ ను సాధించడంలో మనకు సహాయపడటం మరియు వారి పని ఎలా మరియు వారి అవసరాలు ఎలా సంస్థ యొక్క మొత్తం వ్యూహంతో సరిపోతాయి మరియు మన కస్టమర్లు మనల్ని ఎలా చూస్తారు ఈ విషయాలన్నీ సమతుల్య స్కోర్కార్డ్ను డ్రైవ్ చేస్తాయి ఇది సమతుల్య స్కోర్కార్డ్ కు ఉదాహరణ విస్తృత లక్ష్యం ఉంది ఆ లక్ష్యం యొక్క కొలత లేదా మెట్రిక్ ఉంది కాబట్టి విస్తృత లక్ష్యం ఉంది మరియు ఇక్కడ చిన్న లక్ష్యాలు ఉన్నాయి చూడండి 1 2 3 4 చిన్న లక్ష్యాలు విస్తృత లక్ష్యానికి దోహదం చేస్తాయి మరియు అభివృద్ధి చర్యలు ఉన్నాయి అది ఈ ప్రధాన లక్ష్యం సాధించడంలో సహాయపడుతుంది సమతుల్య స్కోర్కార్డ్ పై కొన్ని విమర్శలు ఉన్నాయి సమతుల్య స్కోర్కార్డ్ను ఉపయోగించి చాలా సౌకర్యంగా లేని వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే దాని వివరణ మరియు అమలుకు సంబంధించిన సమస్యలు సమయం మరియు అమలు స్థాయికి సంబంధించిన సమస్యలు వారు వ్యక్తిగతంగా భావిస్తారు మరియు ఇది రిపోర్టింగ్ సాధనం ఇది వ్యాపార కార్యకలాపాల నుండి ప్రజలను పక్కకు మళ్ళిస్తుంది ఎందుకంటే స్కోర్కార్డ్ ను నింపడం చాలా కాలం శ్రమతో కూడుకున్న చర్య మరియు కొంతమంది ఎక్కువ సమయం తీసుకుంటారని భావిస్తారు యాజమాన్యం మరియు జవాబుదారీతనం లేకపోవడం మరియు ఒక కారణం మరియు ప్రభావం స్థాపించడం చాలా కష్టం మీకు తెలుసా మీరు ఎప్పుడు చెప్పలేరు కార్యాచరణ A కార్యాచరణ B కి దారితీస్తుంది అని కాబట్టి మదింపు సాధనాల యొక్క వివిధ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి మీకు తెలుసా ఈ స్లయిడ్ వద్ద ఆపి మీ స్వంతంగా వెళ్ళండి పనితీరుపై అభిప్రాయం పనితీరు మదింపులలో ముఖ్యమైన భాగం పనితీరుపై అభిప్రాయం యొక్క ఉద్దేశ్యం కమ్యూనికేషన్ కోసం అవకాశాన్ని అందించడం అని నేను మీకు చెప్పాను మరియు టాప్ డౌన్ ఫీడ్బ్యాక్ మరియు పైకి ఫీడ్బ్యాక్ ఉంది ఇది ఏక దిశగా ఉంటుంది మరియు అందువల్ల లోపభూయిష్టంగా ఉంటుంది 360 ° అభిప్రాయం ఉత్తమమని నివేదించబడింది 360 ° అభిప్రాయాన్ని నిర్వహించడానికి అవసరమైన సమయం మరియు వనరులకు సంబంధించి దాని స్వంత సమస్యలు ఉన్నాయి మరియు స్వీయ అంచనా అనేది మరొక రకమైన అభిప్రాయం పనితీరును అంచనా వేస్తూ నేను ఇప్పుడు మిమ్మల్ని చివరి స్లైడ్లోకి తీసుకువెళతాను విజయవంతమైన పనితీరు ద్వారా మీ ఉద్దేశ్యం ఏమిటో నిర్ధారించుకోండి ఈ ప్రమాణాలను చేర్చండి ప్రమాణాలు మరియు ప్రమాణాలను స్థాపించడానికి ఉద్యోగ విశ్లేషణ నిర్వహించండి ఆపై ఈ ప్రమాణాలు మరియు ప్రమాణాలను రేటింగ్ పరికరంలో చేర్చండి అప్పుడు ఈ ప్రమాణాలను ఉద్యోగులకు వ్రాతపూర్వకంగా తెలియజేయండి ఆపై సాధ్యమైనంతవరకు ఆబ్స్ట్రాక్ట్ గ్రేడ్స్ వద్దు భాగాలలో ఒకటిగా సబ్జెక్టివ్ పర్యవేక్షక రేటింగ్లను ఉపయోగించండి ఈ ప్రమాణాలు పరిమాణాత్మక స్పష్టమైన కొలవగలిగేవిగా ఉండాలి రైలు పర్యవేక్షకులు రేటింగ్ పరికరాన్ని సరిగ్గా ఉపయోగించడానికి మరియు మదింపుదారులను ఉద్యోగులతో గణనీయమైన రోజువారీ పరిచయం కోసం అనుమతించండి ఎందుకంటే వారు మదింపు చేస్తున్నారు కాబట్టి వారు వాటిని సాధ్యమైనంతవరకు అంచనా వేయగలరు మరికొన్ని పాయింట్లు ఉన్నాయి నేను తదుపరి సెషన్లో ప్రారంభిస్తాను ఆపై బహుశా తదుపరి సెషన్ లో శిక్షణ మరియు అభివృద్ధికి వెళ్దాము కాబట్టి నా క్లాస్ విన్నందుకు మరియు ఈ విషయంలో సహనంతో ఉన్నందుకు చాలా ధన్యవాదాలు మరియు తదుపరి సెషన్లో మనము శిక్షణను దీన్ని పూర్తి చేస్తాము మరియు శిక్షణ మరియు అభివృద్ధితో ప్రారంభిస్తాము ధన్యవాదాలు